మునుపటి ఉపన్యాసంలో పారిశ్రామిక సమాచార మార్పిడికి మద్దతు ఇవ్వడానికి మనము నిర్దిష్ట అవసరాలను గురించి చూశాము పారిశ్రామిక సందర్భంలో ఇతర రకాల పారిశ్రామికేతర దృశ్యాలకు ఉపయోగం కోసం ఉన్న సాధారణ ప్రోటోకాల్లు ఉపయోగించబడవని మనము చూశాము మరియు మునుపటి ఉపన్యాసంలో పరిశ్రమ యొక్క నిర్దిష్ట అవసరాలు ఏమిటో మనం చూశాము మోడ్బస్ టిసిపి పరికరాలు స్లేవ్ పరికరాలు మరియు మొదలైన వాటి మధ్య కమ్యూనికేషన్కు మద్దతునివ్వడానికి ప్రతిపాదించబడ్డాయి కాబట్టి మనము మరింత ముందుకు వెళ్లి మరియు మరికొన్ని వేర్వేరు ప్రోటోకాల్లను పరిశీలిద్దాము తదుపరిది ప్రొఫైబస్ ప్రోటోకాల్ యొక్క పూర్తి రూపం కాబట్టి ఈ ప్రత్యేక ప్రోటోకాల్ దీనిపై ఆధారపడి ఉంటుంది ఇది ఈ ప్రత్యేక పరిశ్రమ ప్రమాణం IEC 61158 పై ఆధారపడి ఉంటుంది ఈ ప్రొఫైబస్ ప్రోటోకాల్ ఒక ఫీల్డ్ బస్ టెక్నాలజీ ప్రోటోకాల్ మరియు అనేక ఇతర ప్రోటోకాల్లకు మద్దతు ఇస్తుంది కాబట్టి మరియు యాదృచ్ఛికంగా నేను ఇక్కడ ప్రస్తావించాలి ఇది 1980 ల చివరలో జర్మనీలో ప్రతిపాదించబడింది మరియు దీనిని సిమెన్స్ నిర్వహణ చేయవలసి ఉంటుంది అలారం నిర్వహణ కోసం కమ్యూనికేషన్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ రకమైన దృశ్యాలలో ప్రోఫిబస్ ప్రోటోకాల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది మూడు వేర్వేరు వేరియంట్లు ఉన్నాయి ప్రొఫైబస్ ప్రోటోకాల్ యొక్క మూడు వేర్వేరు రకాలు మొదటిది ఫీల్డ్బస్ మెసేజ్ స్పెసిఫికేషన్ను మద్దతు ఇస్తుంది తదుపరిది ప్రొఫైబస్ డిపి ఉపయోగిస్తుంది మరియు వేగం 9 6 Kbps నుండి 12 Mbps వరకు మారుతుంది అప్పుడు ప్రొఫైబస్ PA వస్తుంది PA అంటే ప్రాసెస్ ఆటోమేషన్ బదిలీ చేస్తుంది ప్రొఫిబస్కు రెండు పొరలు ఉన్నాయి ఒకటి డేటా లింక్ లేయర్ మద్దతు ఇస్తుంది రెండూ ప్రమాదకర వాతావరణంలో చేయవచ్చు తరువాత ఇంటర్ బస్ ప్రోటోకాల్ కనెక్ట్ చేయండి కాబట్టి ప్రాథమికంగా ఇంటర్ బస్సులో కమ్యూనికేషన్ యొక్క స్పెక్ట్రం ఈ అన్ని రకాల అనువర్తనాలకు మద్దతు ఇస్తుంది ఇతర లక్షణాల పరంగా నెట్వర్క్ టోపోలాజీకి ఇంతకు మునుపు ఉపయోగించబడుతోంది మరియు ఇంటర్ బస్సు ద్వారా మద్దతు ఇచ్చే ప్రసార రేటు 500 kbps తరువాత వస్తుంది ఈ ప్రోటోకాల్ CC లింక్ CC అంటే కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ లింక్ ప్రోటోకాల్ మొదలైన వాటితో వచ్చాయి కాబట్టి అన్ని ష్నైడర్ ఎలక్ట్రిక్కు మద్దతు ఇస్తున్నవి ఇవి CC లింక్ ప్రోటోకాల్ ద్వారా మద్దతు యొక్క విభిన్న అనువర్తన ప్రాంతాలు ఇవి CC లింక్ ప్రోటోకాల్ ప్రామాణిక CC లింక్ ప్రోటోకాల్ యొక్క విభిన్న వైవిధ్యాలు అప్పుడు మనకు CC లింక్ ఎల్టి CC లింక్ భద్రత మరియు సిసి లింక్ ఇండస్ట్రియల్ ఈథర్నెట్ ఉన్నాయి కాబట్టి సిసి లింక్ ప్రమాణం సమాచారం మరియు నియంత్రణ డేటాను ప్రసారం చేయడానికి వీలు కల్పిస్తుంది CC లింక్ ఎల్టి సెన్సార్లు మరియు యాక్యుయేటర్లను సౌకర్యవంతంగా అమలు చేయడానికి మరియు వాటి మధ్య కనెక్ట్ చేయడానికి అందిస్తుంది CC లింక్ భద్రత CC లింక్ ప్రోటోకాల్పై ఆధారపడి ఉంటుంది మరియు CC లింక్ IE ఆపరేషన్ పరికర పర్యవేక్షణ మరియు డేటా ప్రసారాన్ని అనుమతిస్తుంది మరియు సంబంధిత డేటా ట్రాన్స్మిషన్ రేట్లు CC లింక్ LT కొరకు ప్రామాణిక 2 5 Mbps కోసం 10 mbps భద్రత 10 Mbps మరియు పారిశ్రామిక ఈథర్నెట్ 1Gbps మరియు ఇతర లక్షణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి కాబట్టి మొత్తం కమ్యూనికేషన్ వేగం CC లింక్ 2 5 Mbps నుండి 1 Gbps వరకు చాలా వైవిధ్యంగా ఉంటుంది ట్రాన్స్మిషన్ దూరం ఫీల్డ్ బస్కు 100 మీటర్లు మరియు నియంత్రణ 550 మీటర్లకు ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ రూపంలో మద్దతు ఇస్తుంది మరియు మొత్తంగా నిర్ణయాత్మక సమాచార మార్పిడికి CC లింక్ మద్దతు ఇస్తుంది మనము ఈ ప్రోటోకాల్ పరికర నెట్కు వెళ్లేముందు ఈ CC లింక్ ప్రోటోకాల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం మనకు CC లింక్ ఉంది మనకు ఈ విభిన్న పరికరాలు ఉన్నాయి స్లేవ్ పరికరాలు అని అనుకోండి మనకు నియంత్రిక పరికరాలు మాస్టర్ పరికరాలు ఉన్నాయి ఈ స్లేవ్ పరికరాలు వేర్వేరు ఆపరేటర్లచే నిర్వహించబడతాయి మరియు ఈ మాస్టర్ పరికరాలను నియంత్రికలు నిర్వహిస్తాయి కాబట్టి మనకు వేర్వేరు బస్సులు ఉన్నాయి మనకు ఈ పిఎల్సిలు పిఎల్సి 1 పిఎల్సి 2 పిఎల్సి ఎన్ పరికరాలు హెచ్ఎంఐ మొదలైనవి ఉండవచ్చు కాబట్టి మనకు వేర్వేరు విషయాలకు మద్దతు ఇచ్చే వేరే పిఎల్సి ఉంది ఇది భద్రతా అవసరాలను తీర్చడం కోసం కావచ్చు ఇవి వేరే ఇతర విషయాల కోసం కావచ్చు కాబట్టి ఈ ప్రోటోకాల్ ఈ ప్రత్యేక బస్సు CC లింక్ మరియు CC లింక్ IE నియంత్రణపై CC లింక్ ప్రోటోకాల్ అవుతుంది అప్పుడు మనము కూడా ఈ ప్రత్యేకమైన పిఎల్సిని వేర్వేరు సెన్సార్లకు కనెక్ట్ చేయగలము ఉదాహరణకు సెన్సార్ 1 సెన్సార్ 2 వేర్వేరు కెమెరాలు అదేవిధంగా కెమెరాలు కెమెరా 1 కెమెరా 2 వేరే ప్రసార పరికరాలు కావచ్చు మరియు ఈ భాగం మనం CC లింక్ బేసిక్గా ఉపయోగించవచ్చు ఈ భాగం కోసం మనం మోటార్లు మోటారు డ్రైవర్లతో మోటార్లు కనెక్షన్ని కూడా ఉపయోగించవచ్చు ఉదాహరణకు వివిధ రకాల మోటార్లు సర్వో కంట్రోల్ సర్వో కంట్రోల్ మరియు మొదలైనవి ఇక్కడ మనం CC లింక్ IE వెర్షన్ను ఉపయోగించుకోవచ్చు మరియు మనం దానిని మరింత విస్తరించగలము మరియు PLC n వివిధ రకాలైన సెన్సార్లు లేదా వేర్వేరు స్విచ్ గేర్లకు సరఫరా చేయుటకు ఉండవచ్చు కాబట్టి ఇవి విస్తరించగలిగే విభిన్న విషయాలు కాబట్టి నేను ఇక్కడ మీకు చూపించాలనుకున్నది ఈ ప్రోటోకాల్ యొక్క వివిధ రకాలైన IE కంట్రోల్ బేసిక్ను చూద్దాం కాబట్టిడివైస్ నెట్ CAN ప్రోటోకాల్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది CAN ప్రోటోకాల్పై ఆధారపడి ఉంటుంది మరియు ఈ CAN ప్రోటోకాల్ డేటా లింక్ పొరలో సీరియల్ కమ్యూనికేషన్ కోసం ఒక ప్రమాణాన్ని అందిస్తుంది మరియు ఇది వేర్వేరు సెన్సార్లు యాక్యుయేటర్లను PLC లతో అనుసంధానిస్తుంది కాబట్టి సెన్సార్లు లేదా యాక్యుయేటర్లు మరియు పిఎల్సిల మధ్య ఈ సంభాషణలో డివైస్ నెట్ మీకు సహాయపడుతుంది ఈ ప్రత్యేక ప్రోటోకాల్ ఉపయోగించబడుతుంది మరియు ఈ ప్రత్యేక ప్రోటోకాల్ CAN ప్రోటోకాల్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి భద్రతా పరికరాలు ఇన్పుట్ అవుట్పుట్ నెట్వర్క్లు అన్నీ పరికరాల మరియు డివైస్నెట్ ప్రోటోకాల్ సహాయం తీసుకుంటాయి కాబట్టి డివైస్నెట్ యొక్క విభిన్న లక్షణాలు ఉన్నాయి కంట్రోలర్ ఏరియా నెట్వర్క్లోని డేటా డేటా ఫ్రేమ్ సహాయంతో తెలియజేయబడుతుంది కాబట్టి ఫ్రేమ్ల రూపంలో ఇది కొత్తేమీ కాదు ఈ ఫ్రేమ్లలో ఈ ఐడి ఫీల్డ్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రాథమికంగా CSMA NBA ఛానల్ యాక్సెస్ స్కీమ్ను భౌతిక పొరలో ఉపయోగిస్తుంది మరియు వివిధ రకాల టెలిగ్రామ్లను నిర్వచిస్తుంది ఇది ప్రాథమికంగా ఫ్రేమ్ల వంటిది నెట్వర్క్ టోపోలాజీ యొక్క వివిధ భాగాలకు మద్దతు ఇవ్వడానికి ఎర్రర్ డెటెక్టింగ్ విధానాలు మరియు డేటా ధ్రువీకరణ ఉన్నాయి ఇప్పుడు ఇవి కొన్ని ఉపయోగించబడే ప్రముఖ పారిశ్రామిక కమ్యూనికేషన్ ప్రోటోకాల్లు ఇంకా చాలా ఇతర ప్రోటోకాల్స్ ఉన్నాయి సాధారణ IoT కమ్యూనికేషన్ ప్రోటోకాల్లను కవర్ చేసే సమయంలో మనము చూసిన ISA 100 ప్రోటోకాల్ గురించి మీరు గుర్తుచేసుకుంటేఅది కూడా మనము చర్చించాము కాబట్టి ఆ సమయంలో ISA 100 సిరీస్ ప్రోటోకాల్స్ చర్చించబడ్డాయి కాబట్టి ఇది ప్రాథమికంగా మంచిది ఇది వైర్లెస్ కనెక్టివిటీని అందించడం కోసం మరియు సాధారణ పారిశ్రామిక వైర్లెస్ కనెక్టివిటీతో ఉపయోగం కోసం మనము చర్చించాము ప్రత్యేకించి తక్కువ విద్యుత్ కనెక్టివిటీ తక్కువ శక్తి పరికరాలకు మద్దతు మరియు దీని సహాయంతో చేయవచ్చు 100 ఇది ఆసక్తికరమైన భాగం అయిన పారిశ్రామిక అనువర్తనాలకు మద్దతు ఇస్తుంది వైర్డు కనెక్టివిటీ పరంగా ఈ విభిన్న సాంకేతికతలు సాంప్రదాయకంగా ఉన్నాయి ఒకటి ఈ DSL MODEM టెక్నాలజీ మరియు టెలిఫోన్ నెట్వర్క్ల కొరకు PSTN వెల్నెస్ పరంగా ఈ IEC జతలు 62601 WIA PA శాటిలైట్ ISA 100 నేను ఇప్పుడు పేర్కొన్నది మరియు LPWAN ఇవి వేర్వేరు వైర్లెస్ కనెక్టివిటీ ప్రోటోకాల్లు మరియు వైర్డు కనెక్టివిటీకి ఇవి వేర్వేరు సాంకేతికతలు వీటిలో ప్రతి ఒక్కటి చాలా క్లుప్తంగా పరిశీలిస్తాము DSL మీలో చాలా మందికి ఇప్పటికే DSL తో పరిచయం ఉందని నేను భావిస్తున్నాను అయినప్పటికీ మనము DSL ను ఎక్కువగా ఉపయోగించకూడదు DSL అంటే డిజిటల్ సబ్స్క్రయిబర్ లైన్ సాంకేతిక పరిజ్ఞానం ప్రారంభించబడింది కాబట్టి ఈ డిఎస్ఎల్ టెక్నాలజీ వాయిస్ వంటి కమ్యూనికేషన్ టెలిఫోన్ సిగ్నల్స్ టెలిఫోన్ వాయిస్ సిగ్నల్స్ మరియు డేటా రెండింటికి మద్దతు ఇవ్వగలదు మరియు దీనికి ADSL మరియు DSL క్షమించండి SDSL అనే రెండు భాగాలు ఉన్నాయి ఇది నిర్దిష్ట పరికరాన్ని బట్టి ADSL లేదా SDSL అనే 2 మోడ్లలో ఆపరేట్ చేయవచ్చు కాబట్టి సాధారణంగా ఇది రెండింటికి మద్దతు ఇస్తుంది కాబట్టి ADSL ను గృహాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు సాధారణంగా ADSL మోడెములు వేగానికి మద్దతు ఇస్తుంది కాబట్టి డౌన్లోడ్ వేగం మరియు అప్లోడ్ వేగం మధ్య అసమానత ఉంది ఇది ఎస్డిఎస్ఎల్ విషయంలో సమానంగా ఉంటుంది సమాన అప్లోడ్ మరియు డౌన్లోడ్ వేగం ఉంటుంది కాబట్టి ప్రాథమిక DSL డౌన్లోడ్ ఉపరితలం కోసం 1 544 Mbps మరియు 8 448 Mbps డేటా రేటుకు మద్దతు ఇస్తుంది అనలాగ్ ఆకృతికి ఎటువంటి మార్పిడి లేకుండా డేటా డిజిటల్ ఆకృతిలో ప్రసారం చేయబడుతుంది మరియు ఈ డిజిటల్ ట్రాన్స్మిషన్ అనుమతిస్తుంది MODEM లు బాగా ప్రాచుర్యం పొందాయి MODEM టెక్నాలజీ MODEM అంటే మాడ్యులేటర్ డెమోడ్యులేటర్ వద్ద అనలాగ్ రూపంలో మాడ్యులేట్ చేయబడింది మరియు అందుకున్న అనలాగ్ డేటా మోడెమ్ చేత డెమోడ్యులేటర్ వైపు డిజిటల్ రూపంలోకి మార్చబడుతుంది కాబట్టి వివిధ రకాలైన మోడెమ్లకు మద్దతు ఉంది సింప్లెక్స్ మోడెమ్ అని వర్గీకరించవచ్చు సింక్రోనస్ అర్ధం ఈ ప్రత్యేక మోడ్లో డేటా బిట్స్ యొక్క నిరంతర ప్రవాహాన్ని నిర్వహించవచ్చు కానీ బాహ్య గడియారం పల్స్ అవసరం మరియు ఎసిన్క్రోనస్ ప్రాథమికంగా ఎటువంటి బాహ్య గడియార సిగ్నల్ లేకుండా నిర్వహించగల ప్రారంభ మరియు ఆపు బిట్లను కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు బాహ్య గడియారాన్ని ఉపయోగించాలనుకుంటున్నారు ఇక్కడ బాహ్య గడియారం లేదు బాహ్య గడియారం లేకుండా కాబట్టి ఎసిన్క్రోనస్ బాహ్య గడియారం లేకుండా ఉంటుంది మరియు బాహ్య గడియారం సహాయంతో సమకాలీకరణ సహాయంతో సింక్రొనస్ జరుగుతుంది తరువాత PSTN టెక్నాలజీ వస్తుంది మరియు PSTN ప్రాథమికంగా పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ నెట్వర్క్ లను ఉపయోగించి ప్రాంతీయ స్థానిక జాతీయ మరియు అంతర్జాతీయ ప్రమాణాలపై నడుస్తాయి అప్పుడు తదుపరిది IEC PAS 62601 WIA PA కాబట్టి WIA PA అంటే ఇండస్ట్రీ ఆటోమేషన్

ఈ ప్రత్యేకమైన ప్రోటోకాల్ యొక్క ప్రయోజనాలు ఏమిటంటే అడాప్టివ్ ఫ్రీక్వెన్సీ హోపింగ్ కి ఇది మద్దతు ఇస్తుంది ఇది మరింత సురక్షితంగా చేస్తుంది డేటా ప్యాకెట్ల సముదాయము మరియు వేరియబుల్ రౌటింగ్ పద్దతులు వేరియబుల్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఈ ప్రత్యేక ప్రోటోకాల్ చేత మద్దతు ఇవ్వబడతాయి శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది ఒక ప్రసిద్ధ సాంకేతిక పరిజ్ఞానం ఇది ప్రపంచ సుదూర విభిన్న పాయింట్ల మధ్య కమ్యూనికేషన్ను అందించడానికి అయితే ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలు అధిక ఖర్చుతో వస్తాయి అధిక వ్యయం ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ పరంగా గ్లోబల్ కవరేజీని అందించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది అయితే ఈ పరికరాల ఖర్చు చాలా ఎక్కువ ఇతర ఇబ్బందులు ఏమిటంటే ఇతర రకాల ప్రోటోకాల్లు మరియు భూగోళ ఉపరితలంపై ఉన్న కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పోలిస్తే భారీ ప్రోపగేషన్ డిలే ను శాటిలైట్ స్టేషన్లకు అనుసంధానించడానికి ప్రయత్నిస్తున్నాము ఈ రకమైన ఎర్రర్ కర్రెచ్షన్ మరియు దియాగ్నోసిస్ ఇక్కడ చాలా కష్టం కాబట్టి ఈ ప్రోటోకాల్ల కోసం సూచనలు కొన్ని ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనము చర్చించినాము కాబట్టి ఈ విభిన్న సూచనల ద్వారా వెళ్ళమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మరియు మీరు ఇంకా ఎక్కువ వెతకవచ్చు మరియు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు దీనితో మనము ముగింపుకు వస్తాము పారిశ్రామిక కమ్యూనికేషన్ కోసం ఉపయోగించగల వివిధ ప్రోటోకాల్ల గురించి మనము మాట్లాడాము పారిశ్రామిక ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం వేర్వేరు వైర్డుతో పాటు వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ మరియు ప్రోటోకాల్ల వాడకం గురించి కూడా మాట్లాడాము మరియు మనం ఇంకా ఎక్కువ విస్తరించగలమని చూశాము ఇవి ప్రోటోకాల్స్ మాత్రమే కాదు వీటిని ఉపయోగించవచ్చు మనము అక్కడ ఉన్న ఇతర ప్రోటోకాల్లను కూడా ఉపయోగించవచ్చు కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రోటోకాల్లు అక్కడ ఉన్నాయి కాబట్టి ఈ విభిన్న పరికరాల మధ్య కనెక్టివిటీని అందించడానికి మనము వాటిని ఉపయోగించవచ్చు మరియు సాధారణంగా ఇది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ మాస్టర్ స్లేవ్ రకమైన ఆర్కిటెక్చర్ ఈ మొత్తం నెట్వర్క్ సపోర్టింగ్ యొక్క వివిధ భాగాలు వేర్వేరు ప్రోటోకాల్లు అంటే మనం ఇప్పటివరకు చుసిన ఈ విభిన్న ప్రోటోకాల్లలో చాలా సాధారణం కానీ ముఖ్యమైనది ఏమిటంటే నిర్మాణంతో సంబంధం లేకుండా మీరు ప్రోటోకాల్లను రూపొందించాలి మీరు ప్రోటోకాల్లను ఉపయోగించాలి ఇది తక్కువ రేటు లెటెన్సీ తక్కువ జిట్టర్ మరియు అధిక విశ్వసనీయత యొక్క పారిశ్రామిక అవసరాలను తీర్చగలదు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక క్యాటరింగ్ పరంగా ఇవన్నీ చాలా ముఖ్యమైనవి దీనితో మనము ఈ ఉపన్యాసం ముగింపుకు వచ్చాము ధన్యవాదాలు